కాబట్టి తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 35 ఈ రోజు మనం మళ్ళీ ట్రిపుల్ ఇంటిగ్రల్తో కొనసాగుతాము మరియు ట్రిపుల్ ఇంటిగ్రల్ విషయంలో చలరాశుల యొక్క మార్పు కోసం చూస్తాము

కాబట్టి మొదట మీరు కార్టెసియన్ నుండి పోలార్ గోళాకార ధ్రువ కోఆర్డినేట్లకు మార్చే ఉదాహరణ ద్వారా వెళ్తాము కాబట్టి అక్షాంశాల మార్పు చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ మనం మొదట ఈ కార్టీసియన్ కోఆర్డినేట్లను తీసుకుందాం మరియు ఇక్కడ ఒక బిందువు xyz ఉందని అనుకుందాం మరియు మేము కార్టీసియన్ కోఆర్డినేట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ దూరం ఇప్పుడు ఇక్కడ నుండి సమతలం xy వరకు కాబట్టి మనం ఇక్కడ ఈ xy సమతలం నుండి లంబకోణం గీస్తే ఈ దూరం z కో ఆర్డినేట్ xy 0 బిందువు నుండి ఈ xyz బిందువు వరకు మరియు ఈ x అక్షం వెంట y అక్షం వరకూ ఈ లంబంగా ఉన్న ఈ బిందువు యొక్క దూరం xyz బిందువు నుండి xy బిందువు వరకు y మరియు తరువాత ఈ x కోఆర్డినేట్ మూలం నుండి దూరం ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ బిందువు మూలంగా ఉంది మూలం నుండి ఈ బిందువు వరకు ఇచ్చిన దూరం x ఇది x ఇక్కడ మరియు తరువాత ఈ y దిశలో మనకు ఈ దూరం y ఉంది మరియు ఇది z అక్షం వెంబడే ఉండే లంబకోణ దూరం ఇది z ఇప్పుడు మేము మారినప్పుడు మా ప్రశ్న ఒక గోళాకార ధ్రువ అక్షాంశాలు అప్పుడు rθϕ ఏమవుతాయి కాబట్టి మనం సూచించే గోళాకార ధ్రువ కోఆర్డినేట్ లోని అక్షాంశాలుrθϕ కాబట్టి r అనేది మూలం నుండి ఈ స్థానానికి దూరం కాబట్టి ఇప్పుడు గోళాకార ధ్రువ సమన్వయంతో మూలం నుండి ఈ బిందువు వరకు ఇచ్చిన బిందువు వరకు ఉన్న దూరం r చే సూచించబడుతుంది మరియు తరువాత ఈ రెండు కోణాలు ఈ రెండు కోణాలు మరియు కాబట్టి ఇక్కడ కోణం అనేది xyz బిందువు కు లంబంగా వుండే xy సమతలం వరకూ వుండే బిందువుకు కోణం అవుతుంది కాబట్టి ఇది x అక్షం నుండి కోణం ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ x అక్షం నుండి ఈ రేఖకు xy సమతలంలో ఉన్న ఈ బిందువు వరకు xy కోణం మరియు ఇప్పుడు ఈ కోణం ఈ z అక్షంతో ఉన్న కోణం ఈ మూలంతో ఈ మూలాన్ని ఈ కలిపే xyz బిందువుతో స్థలంలో కోణం సూచించబడుతుంది మళ్ళీ ఈ బిందువును సూచించడానికి xyz ఉన్న గోళాకార కోఆర్డినేట్లో మరియు ఇప్పుడు కార్టెసియన్ కోఆర్డినేట్లో మరియు ఇప్పుడు గోళాకార కోఆర్డినేట్లలో దీనిని r మరియు చే సూచిస్తారు మరియు ఇప్పుడు r అనేది మూలం నుండి ఈ బిందువు దూరం తీటా అనేది z అక్షం వరకూ గల కోణం మరియు ఇప్పుడు అనేది x అక్షం నుండి బిందువు వరకు ఉన్న కోణం ఇది ఇచ్చిన పాయింట్ నుండి xy సమతలం వరకు లంబంగా ఉంటుంది కాబట్టి గోళాకార ధ్రువ కోఆర్డినేట్ల యొక్క ఈ సంజ్ఞామానం తో మనం ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రల్లో చలరాశుల మార్పును ప్రవేశపెడతాము కాబట్టి వీటిని మధ్య సంబంధం x y z మరియు ఈ r θ ϕ ద్వారా ఇవ్వబడుతుంది x r cos మరియు y r మరియు z rcos కాబట్టి ఈ గోళాకార ధ్రువ కోఆర్డినేట్లకు మరియు కార్టిసియన్ కో ఆర్డినేట్కు మధ్య ఉన్న ప్రామాణిక సంబంధం ఇది xrsin cos yrsin sin zrcos మరియు ఇప్పుడు మనం ఈ చతురస్రాన్ని x2y2z2 కోసం చేస్తే ఈ పదం r2 అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చిన ట్రిపుల్ ఇంటిగ్రల్ ఉంటే Dfx y zdxdydz కొంత డొమైన్ d పై మరియు మేము గోళాకార కోఆర్డినేట్కుమార్చాలనుకుంటున్నాను అంటే yrsin sin మరియు zrcos కాబట్టి ఇప్పుడు ఈ చలరాశుల మార్పుతో మునుపటి ఉపన్యాసంలో కూడా మేము వివరించిన ఈ సరళమైన ఆలోచన ఇదే అపుడు ఇది yrsin sin మరియు zrcos కోసం అక్కడ ఉన్న సంబంధం zrcos DfxyzdxdydzDfrsin cos rsin sin rcos Jdrdθdϕ దీనితో మనకు ఇప్పుడు ఈ జాకోబియన్ పదం ఉంది ఇది మనం ఈ చలారాషులను మార్పు చేసినప్పుడు వచ్చే అదనపు పదం కాబట్టి ఆ జాకోబియన్ ను మనం లెక్కించాల్సిన అవసరం ఉంది ఆపై మన dx dy dz అనేది dr dθ dϕ అవుతుంది కాబట్టి తదనుగుణంగా పరిమితులు మారుతాయి లేదా డొమైన్ పరంగా ఇప్పుడు r θ ϕ కి మనం ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి ఇక్కడ ఈ జాకోబియన్ ఏమిటి ఇది ఇచ్చిన నిర్వచనం మేము ఇప్పటికే దీని గురించి చర్చించాము J∂x∂r ∂x∂θ ∂x∂ϕ ∂y∂r ∂y∂θ ∂y∂ϕ ∂z∂r ∂z∂θ ∂z∂ϕ sin cos rcos cos rsin sin sin sin rcos sin rsin cos cos rsin | r2sin కాబట్టి ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్లో ఈ చలరాశుల మార్పు కారణంగా వస్తున్న ఈ జాకోబియన్ పదం ఈ జాకోబియన్ పదం యొక్క విలువ ఏమీ లేదు కానీ r వర్గం సైన్ తీటా కాబట్టి ఇప్పుడు కార్టీసియన్ స్థూపాకార కోఆర్డినేట్ల ను సమన్వయం చేస్తుంది కాబట్టి మళ్ళీ xyz కు కార్టేసియన్ కో ఆర్డినేట్లో ఈ బిందువుల ప్రాతినిధ్యం మరియు ఇది ఇప్పుడు ఈ స్థూపాకార కోఆర్డినేట్లో r ϕ z తో ప్రాతినిధ్యం వహిస్తుంది మళ్ళీ ఈ త్రిపాది r ϕ z కాబట్టి z అనేది కార్టిసియన్ కోఆర్డినేట్లో ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఈ బిందువు xy సమతలానికి ఒక లంబ కోణం గీయబడింది కాబట్టి ఇక్కడ ఈ బిందువు యొక్క మూడవ సభ్యుడు కార్టేసియన్ కోఆర్డినేట్లోని ఈ సెట్కు సమానం దూరం లో వుంటాడు

మరియు ఇప్పుడు ఈ ఫై మనకు గోళాకార కోఆర్డినేట్లో ఉన్నదానికి సమానంగా ఉంటుంది ఇది మనం ఇప్పటికే చర్చించిన కోణం ఇక్కడ ఉన్న ఫై ఇది x అక్షం నుండి ఈ రేఖ వరకు ఈ మూలాన్ని xy బిందువుకు xy సమతలంలో కలుస్తుంది ఇప్పుడు ఈ r మళ్ళీ ఈ బిందువు నుండి ఇక్కడకు దూరం ఇప్పుడు గోళాకార కోఆర్డినేట్ ఈ తేడా మేము కలిగి వున్నాం r ఈ బిందువు నుండి ఇచ్చిన బిందువు వరకూ కానీ ఇప్పుడు ఈ r అనేది xy సమతలంలో వున్న దూరం కాబట్టి ప్రాథమికంగా xy సమతలంలో మనం ప్రాతినిధ్యం వహించే ధ్రువ కోఆర్డినేట్ r కు ఈ బిందువుకు దూరం మరియు అనేది ఈ x అక్షం నుండి కోణం మరియు ఈ z ఇక్కడ ఇది కార్టేసియన్ కోఆర్డినేట్లో ఇచ్చినట్లే వుంది కాబట్టి z లో ఎటువంటి మార్పు లేదు మరియు ఈ xy కేవలం r ϕ గా వారు ఇస్తారు మరియు అది ఏమీ కాదు కానీ ఈ xy సమతలంలో అది ధ్రువ కోఆర్డినేట్ కాబట్టి x ఈ ధ్రువ కోఆర్డినేట్ అయినందున మళ్ళీ xyసమతలంలో ఆ సంభందం కాబట్టి x rcos మరియు y r కాబట్టి ధ్రువ కోఆర్డినేట్లో మేము ఈ కోణాన్నిగా పిలుస్తాము కానీ ఇప్పుడు అది భిన్నమైన ప్రాతినిధ్యం దీనిని గా పిలుస్తాము కాబట్టి సంబంధం సరిగ్గా అదే x rcos మరియు y rsin గా ఉంటుంది మరియు ఈ z ఆదేవిదంగా కార్టిసియన్ కో ఆర్డినేట్లో z మదిరె వుంటుంది కాబట్టి మేము స్థూపాకార కోఆర్డినేట్ గురించి మాట్లాడేటప్పుడు ఇది సరళమైన సంబంధం మరియు ఇక్కడ ఈ సంబంధం మళ్ళీ ధ్రువ కోఆర్డినేట్ నుండి వస్తుంది ఈ సందర్భంలో x2y2r2 కాబట్టి ఇక్కడ ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రల్ గురించి మాట్లాడితే మరియు ఆ చలరాశుల మార్పు గురించి కాబట్టి కార్టెసియన్ కోఆర్డినేట్స్లో వ్రాయబడిన ఈ సమకలనం మేము కలిగి ఉన్నాము మరియు మీరు ఇక్కడ చలరాశుల యొక్క ఈ మార్పు చేయాలనుకుంటే x rcos మరియు y r మరియు z అనేది z కు సమానం అలాంటప్పుడు ఈ సమకలనం వ్రాయబడుతుంది ప్రత్యక్ష ప్రత్యామ్నాయం x rcos y కోసం మేము rsin తో భర్తీ చేసాము మరియు z ఎందుకంటే అది అక్కడే ఉంది Dfx y zdxdydz Dfrcos rsin zJdr dϕ dz కాబట్టి ఇది స్థూపాకారమే కానీ గోళాకారం కాదు స్థూపాకార అక్షాంశాలు కాబట్టి స్థూపాకార అక్షాంశాలు కాబట్టి ఈ సందర్భంలో మనకు ఈ జాకోబియన్ ఉంది ఈ నిర్ణాయకం ద్వారా మనం లెక్కించవచ్చు J∂x∂r ∂x∂ϕ ∂x∂z ∂y∂r ∂y∂ϕ ∂y∂z ∂z∂r ∂z∂ϕ ∂z∂z cos rsin 0 sin rcos 0 0 0 1 r కాబట్టి మళ్ళీ z లో మార్పు లేనందున కాబట్టి ప్రాథమికంగా ఇది ధ్రువ కోఆర్డినేట్లో మనం చేసే పనికి సమానంగా ఉంటుంది కాబట్టి మేము కార్టేసియన్ నుండి ధ్రువ కోఆర్డినేట్లకు మారుతున్నాము ఎందుకంటే x మరియు y లు కాకుండా z మార్చబడుతుంది zఅదే విధంగా ఉంటుంది ఎందుకంటే ధ్రువం రూపంలో స్థూపాకార కోఆర్డినేట్ గా ఉన్నందున కాబట్టి మనకు మళ్ళీ జాకోబియన్ ఉంది ఇది ధ్రువ కోఆర్డినేట్లో కూడా r గా ఉంది కాబట్టి ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్లో మేము ఈ మార్పు చేసినప్పుడు మాత్రమే ఈ x స్థానంలో rcos ఉంటుంది Y అనేది rsin ద్వారా భర్తీ అవుతుంది మరియు z ఉన్నట్లే ఉంటుంది మరియు ఇక్కడ ఈ కారకం ఈ జాకోబియన్ r అవుతుంది మరియు dx dy dz అనేవి dr dϕ dzఅవుతాయి కాబట్టి ఈ సమస్య సంఖ్య 1 లో ఈ స్థూపాకార కోఆర్డినేట్ల మార్పు యొక్క ఆలోచనను ఉపయోగించగల కొన్ని సమస్యల ద్వారా మనం వెళ్దాం కాబట్టి స్థూపాకార కోఆర్డినేట్లుగా మార్చడం ద్వారా మేము ఈ సమకలనాన్ని అంచనా వేస్తాము ∭Dzx2y2DX dy dz Dx2y2≤1 2≤z≤3 కాబట్టి అనుకల్య zx2y2DX dy dzవుంది మరియు ఈ డొమైన్ D ద్వారా x2y2≤1 ఇవ్వబడుతుంది కాబట్టి ఈ డిస్క్ వృత్తాకార డిస్క్ మరియు తరువాత మనకు z దిశలో కూడా ఉంటుంది అంటే ఇది 2 నుండి 3 వరకుమారుతుంది కాబట్టి z కోఆర్డినేట్లు నేరుగా 2≤z≤3 గా ఇవ్వబడతాయి మరియు తరువాత మనకు ఈ వృత్తాకార డిస్క్ xy సమతలం x2y2≤1 లో ఉంటుంది కాబట్టి ఈ స్తూపం యొక్క వ్యాసార్థం 1 తో వృత్తాకార సిలిండర్ వ్యాసార్థం 1 మరియు ఈ దిశలో z అనేది 2 నుండి 3కు మారుతుంది కాబట్టి ఇది ఇక్కడ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మరియు ఈ z కోఆర్డినేట్ వుంది మరియు మాకు z అనేది 2 కు సమానం z అనేది 3 కు సమానం అని z అక్షం వరకూ సిలిండర్ యొక్క ఎత్తు 3 మరియు అలాగే సిలిండర్ యొక్క అక్షం మరియు మనకు ఇక్కడ వృత్తాకార డిస్క్ ఉంది ఇది x2y21 కాబట్టి సిలిండర్ యొక్క వ్యాసార్థం 1 మరియు ఇక్కడ ఎత్తు 2 నుండి 3 వరకు ఉంటుంది కాబట్టి ఉదాహరణకు స్థూపాకార కోఆర్డినేట్ లను ఉపయోగించడం సహజం ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ సిలిండర్ ఇవ్వబడింది మరియు అలాంటి సమస్యలలో మనం స్థూపాకార కోఆర్డినేట్ ఉపయోగిస్తే అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మనకు అదే సంబంధం ఉంది x r మరియు y r మరియు ఎప్పటిలాగే z z ఈ సందర్భంలో ఈ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ r స్క్వేర్ అవుతుందని మనకు తెలుసు మరియు జాకోబియన్ పదం ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్ లో ఈ చలరాశుల మార్పు అవసరం దీనిలో మరియు ఆ స్థూపాకార నిరూపక కూడా rఅని మేము కేవలం మునుపటి స్లయిడ్ లో విశ్లేషించాము కాబట్టి ఇప్పుడు ఈ ధ్రువ కోఆర్డినేట్లో ఇచ్చిన విరామం సూచించబడుతుంది కాబట్టి ఈ r ఇక్కడ జాకోబియన్ కోసం కాబట్టి మేము ఎందుకంటే జాకోబియన్ ఈ పదం ఆపై ఈ dr dకలిగివుంది మరియు d ఈ అదనపు జాకోబియన్ పదం ఈ dx dy dz కోసం భర్తీ చేయబడుతుంది మరియు అప్పుడు మొదట మనం ఈ అనుకల్యను చర్చిద్దాం కాబట్టి z ఉన్నట్లే మరియు x2y2 ఇప్పుడు r2గా మారింది ఇప్పుడు మేము r యొక్క అవధుల కోసం ఇక్కడ వచ్చాము కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉంది లేదా మొదట z యొక్క అవధులను ఉంచండి కాబట్టి z అవధులు చిన్నవిగా ఇవ్వబడతాయి z అనేది 2 నుండి 3 వరకు మారుతుంది కాబట్టి z యొక్క పరిమితులు 2 నుండి 3 వరకు కాబట్టి ఒకసారి మేము z యొక్క అవధులను కవర్ చేసాము అప్పుడు మిగిలి ఉన్నది xy సమతలం లో z యొక్క ప్రొజెక్షన్ మరియు అది వృత్తం తప్ప మరేమీ కాదు కాబట్టి ఇక్కడ మేము ఆ z యొక్క ఈ అవధులు నిర్ణయించిన తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్నది xy సమతలం లో ఒక వృత్తం ఇక ధ్రువ కోఆర్డినేట్లలో వృత్తం యొక్క అవధులు ఏమిటో మనకు ఇప్పటికే తెలుసు Rఅనేది 0 నుండి 1 కి వెళుతుంది ఎందుకంటే ఇక్కడ వృత్తం యొక్క వ్యాసార్థం 1 r అనేది 0 నుండి 1కి కదులుతుంది మరియు తరువాత తీటా 0 నుండి 2π వరకు మొత్తం వృత్తం కదులుతుంది కాబట్టి లేదా ఈ సందర్భంలో మనం ఇక్కడ స్థూపాకార ధ్రువ కోఆర్డినేట్లను తీసుకుంటాము కాబట్టి ఫై అనేది 0 నుండి 2π వరకు మారుతుంది మరియు r అనేది 0 నుండి 1 వరకు వెళుతుంది ఆపై మేము జాకోబియన్ పదం కోసం శ్రద్ధ వహించి సమకలనాన్ని మార్చాము మరియు ఇప్పుడు మనం ఈ సమకలనాన్ని అంచనా వేయవచ్చు

చూడండి స్లయిడ్ సమయం 1945 I z 23φ 02πr 01zr2r drdφdz I z 23φ 02πr 01zr2r drdφdz z 23 02π14z dϕdz 2π4z 23z dz 5π4 కాబట్టి ఇక్కడ దీని గోళాకార కోఆర్డినేట్లకు మారుతున్న మరొక సమస్యను మేము తనిఖీ చేస్తాము 0101 x2x2y211x2y2z2dzdydx కాబట్టి ఇప్పుడు ఈ సమకలనం అంచనా వేయడానికి మేము దాని గోళాకార కోఆర్డినేట్ మారుస్తాము కాబట్టి ఇక్కడ అవధులు ఏమిటి అని ఇక్కడ మనం మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి

0101 x201 x2 y211 x2y2z2dzdydx మరియు మళ్ళీ గోళాకార కోఆర్డినేట్గా మారడానికి ఉన్న ఈ జ్యామితి కోసం మనం సమకలనం లో అవధులు వెతకాలి కాబట్టి లోపలికి ఒక z అనేది 0 నుండి 1 x2 y2వరకు వెళుతుంది అంటే x2y2z21 1 కి సమానం కాబట్టి మనం z దిశ లో 0 నుండి గోళం యొక్క వ్యాసార్థం 1 0 వరకు అంటే z సమీకరణం 1 x2 y2 అనే గోళానికి సమానం కాబట్టి మనం 0 నుండి z దిశలో ఆ గోళానికి వెళ్తున్నాము కాబట్టి మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి ఆపై ఈ y మరియు ఈ x దిశలో ఇది ఏమీ కాదు కానీ ఈ గోళం ఉన్నప్పుడు మాత్రమే ఆ వృత్తం xy సమతలంలో అంచనా వేయబడుతుంది మరియు అప్పుడు మనకు x అనేది 0 నుండి 1 వరకు మరియు y అనేది 0 నుండి 1 x2 వరకు ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా xy సమతలంలో ఉంది ఈ అవధుల యొక్క వృత్తాకార భాగం అది y మరియు x లకు విలువలు మరియు తరువాత ఇక్కడ ఈ z దిశలో మనం 0 నుండి గోళానికి కదులుతున్నాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనిని మార్చే గోళాకార కోఆర్డినేట్ ను పరిగణించడం సహజం

మరియు ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్లో మళ్ళీ చాలా కష్టమైన భాగం ఇక్కడ ఇచ్చిన స్థలానికి సంబంధించిన అవధులను కనుగొనడం గోళాకారంలో మనం మారుతున్నప్పుడు లేదా స్థూపాకార కోఆర్డినేట్స్లో కోఆర్డినేట్లను గోళాకార కోఆర్డినేట్లో సూచించాలి కాని చలరాశులలో మనకు తగిన మార్పు ఉంటే మూల్యాంకనం చాలా సులభం అవుతుంది కాబట్టి ఇవి మేము ఉపయోగించిన సూచనలు మీ శ్రద్ధకు చాలా ధన్యవాదాలు